కాబట్టి IIoT కనెక్టివిటీపై సిరీస్లో ఇది చివరి ఉపన్యాసం కానుంది ఇక్కడ ప్రాథమికంగా నేను మీకు జిగ్బీ ఉంటుంది మరియు ఈ ట్రాన్స్మిటర్ ఇలా పంపుతుంది మరియు రిసీవర్ అందుకుంటుంది మరియు ట్రాన్స్మిటర్ నుండి పంపిన సమాచారాన్ని ప్రాథమికంగా చూపిస్తుంది కాబట్టి జిగ్బీ కనెక్టివిటీ కోసం జిగ్బీ మాడ్యూళ్ళ ను ఉపయోగించి నేను తదుపరిది చేయబోతున్నాను కాబట్టి కేవలం రీక్యాప్ మద్దతు ఉన్న వివిధ టోపోలాజీలు ఉన్నాయి ముఖ్యంగా స్టార్ మరియు మెష్ టోపోలాజీలు సర్వసాధారణం మరియు గృహ మరియు పారిశ్రామిక ఆటోమేషన్ అనువర్తనాల కోసం విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి జిగ్బీలో కమ్యూనికేషన్ పరిధి 10 నుండి 100 మీటర్ల వరకు ఉంటుంది రిసీవర్ మరియు ట్రాన్స్మిటర్ ఒకదానితోఒకటి చూసే రేఖలో ఉంటే అది మరింత అవుతుంది కాబట్టి జిగ్బీ మాడ్యూల్ ప్రాథమికంగా 3 రకాలుగా ఉంటుంది సమన్వయకర్త రౌటర్ కు కనెక్ట్ అవ్వడానికి మాత్రమే బాధ్యత వహిస్తాయి మరియు ముగింపు పరికరాల ద్వారా సమాచారం ప్రసారం చేయబడదు కాబట్టి ఇవి జిగ్బీ చేత మద్దతిచ్చే 3 విభిన్న రకాల పరికరాలు కాబట్టి జిగ్బీ మరియు ఎక్స్బీ అనేది ప్రోటోకాల్ ఇది ప్రాథమికంగా జిగ్బీతో సమానంగా ఉంటుంది కానీ కొన్ని అదనపు లక్షణాలను కలిగి ఉంటుంది కాబట్టి డిజి మెష్ ప్రాథమికంగా ఎక్స్బీకి మద్దతు ఇస్తుంది మరియు దీనికి జిగ్బీకి సమానమైన కొన్ని లక్షణాలు ఉన్నాయి అయితే వాటి కొన్ని అదనపు కావాల్సిన లక్షణాలు కూడా డిజి మెష్లో ఉన్నాయి కాబట్టి ఇవి అవసరం ప్రారంభంలో మీరు ఈ కమాండ్ పిప్ చేయడానికి ముందే దాన్ని ఇన్స్టాల్ చేయాలి కాబట్టి XBTE మాడ్యూళ్ళను కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే ముందు వాటిని కాన్ఫిగర్ చేయడానికి XCTU ఉపయోగించబడుతుంది అంటే జిగ్బీ సెంటర్ మరియు ట్రాన్స్మిటర్లను ఉపయోగించవచ్చు కాబట్టి కాన్ఫిగరేషన్ కోసం మీరు XCTU ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు XCTU విండోను చేయండి కాబట్టి ప్రాథమికంగా మీరు అలా చేసిన తర్వాత మీరు వేర్వేరు పరికరాలను జోడించగలరు మరియు పరికరాలను కనుగొనగలరు పరికరాలను జోడించడం కోసం ఇది మీరు ఉపయోగించబోయే బటన్ మరియు దీన్ని కనుగొనడం ప్రాథమికంగా మీరు ఉపయోగించబోయే బటన్ కాబట్టి మీరు ఈ ప్రత్యేకమైన బటన్పై క్లిక్ చేసిన తర్వాత అది వేర్వేరు మాడ్యూళ్ళను కనుగొంది మరియు ఇది కనుగొనబడిన మరియు కనుగొనబడిన ఈ మాడ్యూల్ కాబట్టి అనేక ఇతర మాడ్యూల్స్ ఉండవచ్చు ఈ ఆవిష్కరణ ప్రక్రియ ద్వారా కనుగొనవచ్చు కాబట్టి ఈ పరికరాలను కనుగొన్న తర్వాత పోర్ట్ ఐడిని మరియు MAC ఐడి అవసరం మరియు ఇది చాలా స్పష్టంగా ఉంది మరియు సంబంధిత పోర్ట్ ఐడి మరియు MAC ఐడిని కనుగొన్న ఈ విభిన్న పరికరాల ఆధారంగా మీరు చూడగలిగినట్లుగా కేటాయించవలసి ఉంటుంది కనుగొనవలసి ఉంటుంది మరియు ఈ పరికరాల పేర్లు కూడా కేటాయించవలసి ఉంటుంది కాబట్టి ఇక్కడ పేర్లు నోడ్ 1 మరియు నోడ్ 3 కానీ మీరు మార్చవచ్చు మీరు ఇక్కడకు వెళ్లవచ్చు మీరు ఈ పరికరాల పేర్లను మార్చవచ్చు కాబట్టి ట్రాన్స్మిటర్ ప్రోగ్రామ్ కోసం Xbee కోసం ఇది ప్రాథమికంగా ట్రాన్స్మిటర్ కోసం స్క్రీన్ షాట్ ఇది రిసీవర్ సైడ్ ప్రోగ్రామ్ చూడండి అది పంపినదాని నుండి పంపిన దాని నుండి డేటాను స్వీకరించడం కోసం వేచి ఉంది కాబట్టి ఇది ఫ్రేమ్ చదవడానికి వేచి ఉంది మరియు కాబట్టి ఇది ప్రాథమికంగా ఈ బ్లాక్ మరియు ఇది పైథాన్ కోడ్ మరియు అందువల్ల ట్రాన్స్మిటర్ కోసం అవుట్పుట్ కన్సోల్ అని టైప్ చేద్దాం ఆపై రిసీవర్ వద్ద మీరు ఈ సందేశాన్ని 'welcome to IIoT course' అని అందుకోబోతున్నారు మరియు u ప్రత్యేకమైన కోడ్ను సూచిస్తుంది కాబట్టి దాని గురించి చింతించకండి మరియు ఇది ప్రాథమికంగా రిసీవర్ చివరలో అందుకున్న ఈ సందేశం కాబట్టి దీనితో మనము జిగ్బీ యొక్క కాన్ఫిగరేషన్ మరియు పంపినవారు మరియు ట్రాన్స్మిటర్ మాడ్యూల్ కాన్ఫిగరేషన్ వాటి సంబంధిత కోడ్ మరియు ట్రాన్స్మిటర్ నుండి ఆ రిసీవర్కు డేటాను ఎలా పంపించవచ్చో చూసి ఈ ప్రత్యేక ఉపన్యాసం ముగింపుకు వచ్చాము కాబట్టి ఇప్పుడు నేను ఇప్పటివరకు వివరించినదానిని XCTU కాన్ఫిగరేషన్ మరియు జిగ్బీ ట్రాన్స్మిటర్ మరియు రిసీవర్ కోసం ఈ పైథాన్ కోడ్ను మీకు చూపించబోతున్నాను నేను దానిని చర్యలో చూపించబోతున్నాను కాబట్టి మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా మనకు ఈ రెండు జిగ్బీ మాడ్యూల్స్ ఉన్నాయి ఇది ట్రాన్స్మిటర్ జిగ్బీ మాడ్యూల్ మరియు ఇది రిసీవర్ జిగ్బీ మాడ్యూల్ ఇది ల్యాప్టాప్కు కామ్ కనెక్ట్ ద్వారా కనెక్ట్ చేయగలవు కాబట్టి సౌలభ్యం కోసం మనము ల్యాప్టాప్ ద్వారా కనెక్ట్ చేసాము కాబట్టి ఇది ట్రాన్స్మిటర్ మాడ్యూల్ మరియు ఇది రిసీవర్ మాడ్యూల్ మరియు ఈ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుందో మేము చూపుతాము కాబట్టి మేము ఇప్పటికే దాని కోసం అవసరమైన కోడ్ను వ్రాసాము కానీ దీనికి ముందు ఈ XCTU కాన్ఫిగరేషన్ విండోస్ మీకు చూపిస్తాను కాబట్టి ఇది ప్రాథమికంగా ఈ XCTU కాన్ఫిగరేషన్ విండో లో మీరు మొదట ఈ విభిన్న నోడ్లను కాన్ఫిగర్ చేయవలసి ఉంటుందని నేను మీకు చూపించాను అవి ఏ పోర్టుకి పని చేయబోతున్నాయి ఏది పంపిన పోర్టు అవుతుంది ఏది రిసీవర్ పోర్ట్ అవుతుంది ఈ విభిన్న నోడ్ల పేర్లు ఏమి అవుతాయి MAC ఐడిలు మరియు ఈ విషయాలన్నీ కాన్ఫిగర్ చేయబడాలి మీరు చేయగలిగే అనేక ఇతర కాన్ఫిగరేషన్లు కానీ అవి XCTU కాన్ఫిగరేషన్ స్క్రీన్లో చేయవచ్చు కాబట్టి మీరు దీన్ని ప్రాథమికంగా చేసిన తర్వాత మీరు డేటాను ప్రసారం చేయవచ్చు మరియు దానిని కూడా స్వీకరించవచ్చు కాబట్టి ఇది ప్రాథమికంగా పైథాన్లో రిసీవర్ కోడ్ మనకు ఈ రిసీవర్ కోడ్ రిసీవర్ ఎక్స్బీ డాట్ పి వై ఉంది మరియు ఇది ప్రాథమికంగా వైల్ లూప్ ఉంది నేను ఇంతకు ముందు స్లైడ్లో మీకు చూపించినట్లుగా డేటా ఫ్రేమ్ను చదవడానికి ప్రయత్నిస్తున్నాను మరియు పంపిన ఏమైనా డేటా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇది ప్రయత్నిస్తోంది మరియు ఇది దిగుమతి చేసుకున్న డిజి మెష్ లైబ్రరీ నేను ఇప్పటికే మీకు చెప్పినట్లుగా ఇది అవసరం కాబట్టి దీనిని ఇక్కడ అమలు చేద్దాం ఆపై పంపిన x b dot pi అయిన ఇతర కోడ్కు వెళ్దాం ఇది ఇక్కడ ఉన్న ఇతర కోడ్ మనము డిజి మెష్ లైబ్రరీని కూడా దిగుమతి చేసుకున్నాము మరియు మనము పోర్టును సెట్ చేసాము మరియు పంపించబోయే ఈ సందేశాన్ని రూపొందించడానికి కూడా ప్రయత్నిస్తాము ఈ సందేశం ఈ కమాండ్ send acr mes msg మరియు msg ద్వారా ఈ సందేశం నిర్మించబడింది మరియు పంపబడుతోంది కాబట్టి దీని తరువాత మనము పంపినవారి వైపు నుండి ఎలా ఉంటుందో చూడటానికి ఈ కన్సోల్కి వెళ్దాము కాబట్టి అది ఒక రిసీవర్ మరియు ఇది పంపినవారి కన్సోల్ మనము ఇక్కడ అమలు చేస్తాము మనము నడుపుతాము మరియు మనము ఒక సందేశాన్ని పంపుతాము కాబట్టి మనం ఏదైనా సందేశాన్ని టైప్ చేయవచ్చు హలో వరల్డ్ హలో వరల్డ్ అని అనుకోండి ఆపై మనం పంపుతాము కాబట్టి ఇది ట్రాన్స్మిటర్ వైపు నుండి పంపబడుతోంది మనము దీనిని పంపుతాము మరియు మనము తిరిగి వెళ్దాము మరియు అది స్వీకరించబడిందా లేదా అని మనం చూడవచ్చు కాబట్టి మనము ఇక్కడ చూడగలిగినట్లుగా అది స్వీకరించబడింది హలో వరల్డ్ రిసీవర్ వైపు స్వీకరించబడింది ఇది రిసీవర్ కన్సోల్ మరియు ఇది పంపినవారి కన్సోల్ పంపినవారి కన్సోల్ నుండి ఇది పంపబడింది మరియు రిసీవర్ కన్సోల్ నుండి మనము దీన్ని స్వీకరించగలుగుతున్నాము కాబట్టి మీరు దీనిని మీరే ప్రయత్నించవచ్చు మరియు మీ కోసం పని చేస్తున్నాయా లేదా అని విషయాలు చూడండి ఇది చాలా సులభం మరియు జిగ్బీ ప్రోగ్రామింగ్కు మద్దతు ఇవ్వడానికి ఓపెన్ సోర్స్ కోడ్ చాలా ఉన్నాయి ముఖ్యంగా పైథాన్తో మరియు ఈ రోజు నేను మీకు డెమో చేసిన ఈ ప్రత్యేకమైన సెటప్ను మీరు ప్రయత్నించవచ్చు కాబట్టి ఈ సూచనలు మీకు ఆసక్తి కలిగి ఉంటే మీరు వెళ్ళవచ్చు మరియు ఈ ప్రత్యేకమైన సెటప్ను ప్రయత్నించమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తాను నేను ఇప్పటికే వివరించాను మరియు ట్రాన్స్మిటర్ నుండి కొంత డేటాను పంపడానికి ప్రయత్నించండి మరియు అది రిసీవర్ వద్ద సరిగ్గా స్వీకరించబడిందా లేదా అని చూడండి ఎందుకంటే ఇది జిగ్బీ కమ్యూనికేషన్ యొక్క ప్రాథమిక బిల్డింగ్ బ్లాక్ ధన్యవాదాలు